ఇప్పుడు కీ వాల్యూ స్టోర్లకు వెళ్దాం కీ వేల్యూ స్టోర్స్ ప్రాథమిక ఆలోచన ఏమిటంటే కేవలం రెండు నిలువు వరుసలు మాత్రమే ఉన్నాయి ఒకవేళ మీరు దాని గురించి ఆలోచించాలనుకుంటే కేవలం రెండు విషయాలు మాత్రమే ఉన్నాయి మొదటిది కీ మరియు తరువాత ఒక విలువ ఉంటుంది అది అంతే అది మీరు చెప్పే మొత్తం డేటాబేస్ స్కీమా లేదా ఏదైనా ఒక కీ ఉంది అది ఒక విలువ ఇది దాదాపు హాషింగ్ లాంటిది దీని అర్థం ఏమిటంటే కీ ఏదైనా కావచ్చు కానీ ఇది సాధారణంగా టెక్స్ట్ మాత్రమే కాబట్టి కీ సాధారణంగా ఏదైనా కావచ్చు కానీ ఇది డేటాబేస్ సిస్టమ్ ద్వారానే కేటాయించిన ఐడి లేదా అది సొంత కీ అని ఎవరైనా కేటాయించవచ్చు కానీ ఇది హ్యాషింగ్ లాగా ఉంటుంది మరియు విలువ ఏదైనా కావచ్చు వాస్తవానికి ఇది అలా ఉంది అంటే విలువను అంతర్గతంగా మల్టీఫుల్ అట్ట్రిబ్యూట్స్ మల్టీఫుల్ విలువలు మరియు మొదలైనవి మల్టీఫుల్ కొలతలు మరియు ఏదైనా చేయవచ్చు కానీ కీ అనేది ఒకే విషయం ఇది సాధారణంగా డేటాబేస్ ద్వారా కేటాయించబడుతుంది కాబట్టి ఒకరు ఎలా చేస్తారు దానిని వెతుకుతూ ఇప్పటికీ ఒక నిర్దిష్ట టపుల్ను కనుగొనాలనుకుంటున్నట్లుగానే ఉంది అది కీ అని ఒకరు పేర్కొనవలసి ఉంటుంది ఒక కీ పూర్తయిన తర్వాత అది కనుగొని ఆపై విలువ అంతా ఒకే ఎన్టీటీ గా తిరిగి ఇవ్వబడుతుంది సింగిల్ టెక్స్ట్ కావచ్చు లేదా సిస్టమ్కు మరేదైనా కావచ్చు ఇప్పుడు సిస్టమ్ విలువను అన్వయించాలి సిస్టమ్ అర్థం చేసుకోవాలి ఆ నిర్దిష్ట డేటాబేస్ కోసం విలువ బహుళ లక్షణాలను కలిగి ఉంటుంది లేదా అది ఒక టెక్స్ట్ లేదా అది ఒక ఇమేజ్ లేదా అది మరొకటి కానీ అది వరకు ఉంటుంది ప్రత్యేక అప్లికేషన్ డేటాబేస్ దాని గురించి ఏమీ చెప్పదు విలువ అంటే ఏమిటి అది విలువ అని మాత్రమే చెబుతుంది అంతే అది దానిని బ్లాక్ చేయాలనుకుంటుంది మరియు ఒక కీ ఉంది మరియు తరువాత ఒక విలువ ఉంది అంతే మరియు ఇది తప్పనిసరిగా కీలక విలువ వ్యవస్థలకు ఒక వస్తువు మొత్తం డేటాబేస్ కేవలం కీ లు మరియు విలువలతో కూడిన ఒక పెద్ద టేబుల్ మాత్రమే ఇది కేవలం ఒక పెద్ద టేబుల్ మరియు అది మీ మొత్తం డేటాబేస్ ఇది ఒక బిగ్ టేబుల్ మీరు దాన్ని మళ్లీ టేబుల్ గా పరిగణించవచ్చు అంతే కాబట్టి కీలు స్టోరేజ్ చేయబడతాయి మరియు ప్రతి కీ కి అనుగుణంగా ఉంటాయి కొన్నిసార్లు దీనిని కాలమ్ అని ఎందుకు అంటారు ఇది కీలు స్టోరేజ్ చేయబడతాయి మరియు తరువాత ప్రతి కీకి అనుగుణంగా ఒక పాయింటర్ ఉంది విలువ ఉన్న వస్తువు ఆ విలువ యొక్క వస్తువు స్టోరేజ్ చేయబడిన విలువలు స్టోరేజ్ చేయబడతాయి ఇది తప్పనిసరిగా హ్యాషింగ్ లాంటిది కాబట్టి హాష్ కీ లు కలిసి మరియు ప్రతి హాష్ కీ బకెట్ నుండి స్టోరేజ్ చేయబడతాయి వాస్తవ విలువ లేదా వస్తువుకు పాయింటర్ ఉంది అది అంతే కాబట్టి ఇది కొంత కోణంలో స్కీమా తక్కువ అనే పదం అవుతుంది ఎందుకంటే ఇది పట్టింపు లేదు స్కీమా అంటే ఏమిటి డేటాబేస్ ప్రతి మాటకు పట్టింపు లేదు ఈ విలువలో స్కీమా ఏమిటో అది కేవలం ఒక కీ ఉంది మరియు ఒక విలువ ఉంది అటువంటి డేటాబేస్లన్నింటికీ స్కీమా కేవలం కీ మరియు విలువ అది పట్టించుకోదు దాని లోపల ఉన్న స్కీమా అది ఒక పెద్ద వస్తువు మరియు ఇమేజ్ అయినా లేదా రిలేషనల్ డేటాబేస్ పద్ధతిలో స్టోరేజ్ చేయబడినా మొదలైనవి అది పట్టించుకోదు కాబట్టి ఇది అత్యంత స్కేలబుల్ మరియు ఇది చక్కగా పంపిణీ చేయబడింది ఎందుకు దీన్ని చాలా సులభంగా పంపిణీ చేయవచ్చు అంటే మీరు ఈ డేటాబేస్ని బహుళ భాగాలుగా కట్ చేసి ఈ వస్తువులను మెషీన్ A కి మరియు ఈ మెషీన్ B కి ఇది మెషిన్ C కి మరియు మొదలైన వాటికి ఇవ్వండి మరియు మీకు మరింత డేటా ఉంటే మీరు దానిని మరింతగా కట్ చేయడం మరియు మీరు దానిని మెషిన్ డి మొదలైన వాటికి ఇస్తారు దీన్ని చాలా సులభంగా పంపిణీ చేయవచ్చు ఎందుకంటే దీనికి కావలసిందల్లా దీన్ని ఇలా కట్ చేసి కీలను తప్పనిసరిగా ఇవ్వడం అంతే కాబట్టి అన్ని ప్రశ్నలు కీలలో మాత్రమే ఉంటాయి ఈ విషయం యొక్క ఒక ప్రతికూలత ఎందుకంటే విలువలను లోపల చూడలేము కాబట్టి కీలు తప్పనిసరిగా ఇండెక్స్ చేయబడతాయి కీలు తప్పనిసరిగా కొన్ని రకాల కీలు లేదా కీలు సాధారణంగా ఇండెక్స్ చేయబడతాయి ఎందుకంటే లేకపోతే అన్ని కీలను శోధించడం కొనసాగించలేము కీలు ఇండెక్స్ చేయబడ్డాయి ఇవి నిజానికి ఇండెక్స్ చేయబడాలి నేను చెప్పాల్సిన కీలు తప్పనిసరిగా ఇండెక్స్ చేయబడాలి లేకపోతే అలాంటి వాటిని ఉపయోగించడం వల్ల లాభం ఉండదు కాబట్టి ఇదంతా బిగ్ టేబుల్ మరియు ఇది ఈ మెమరీని క్యాష్ గా ఉపయోగించవచ్చు కాబట్టి కొన్ని యంత్రాలు ప్రశ్నలు ఎక్కడ పడితే అక్కడ ఆ యంత్రాల జ్ఞాపకశక్తిని క్యాష్ గా ఉపయోగించవచ్చు కాబట్టి ప్రశ్నించబడిన కొన్ని కీలు దానిని మళ్లీ క్యాష్ నుండి మాత్రమే ప్రశ్నించవచ్చు అది విషయం ఈ రకమైన వ్యవస్థకు ఉదాహరణలు ఏమిటి ఇది కస్సాండ్రా కాసాండ్రా ఒక పెద్ద ఉదాహరణ అప్పుడు ఒక కౌచ్ DB ఉంది అది ఒక ఉదాహరణ అప్పుడు రెడిస్ ఉంది మరియు తరువాత ఈ కీ వాల్యూ స్టోర్లకు ఇటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి అది ఒక ఈ కీలక విలువ స్టోర్లకు ఉదాహరణలు కాబట్టి మనం బిగ్ టేబుల్ సిస్టమ్లకు వెళ్దాం కాబట్టి కొన్ని దశాబ్దాల క్రితం గూగుల్కు ఈ పెద్ద టేబుల్ ఉందని గూగుల్కు స్కీమా రిలేషనల్ గా ఉందని గూగుల్కు డేటాబేస్ సంబంధం లేదని గూగుల్కు డేటాబేస్ ఉందని దీనిని బిగ్ టేబుల్ అని పిలుస్తారు కాబట్టి ఇది బిగ్ టేబుల్ సిస్టమ్ ఆ బిగ్ టేబుల్ నుండి ప్రారంభమైంది అందుకే దీనిని బిగ్ టేబుల్ అని పిలుస్తారు గూగుల్ దీనిని బిగ్ టేబుల్ అని పిలిచింది ఇది తప్పనిసరిగా కీలక విలువ స్టోర్ మాత్రమే కాబట్టి ఇది కేవలం ఒక కీలక విలువ స్టోర్ మరియు అది మరేమీ కాదు మరియు కానీ డేటా ప్రతిరూపం చేయవచ్చు ఇది మెరుగైన లభ్యతను అందిస్తుంది మరియు మొదలైనవి పెద్ద టేబుల్ సిస్టమ్ టైమ్స్టాంప్ను ఉపయోగిస్తుంది ఏమి జరుగుతుందో స్టోరేజ్ చేయడానికి టైమ్స్టాంప్ ఉపయోగించబడుతుంది పట్టికలో డేటా చొప్పించినప్పుడల్లా లేదా దానిని సవరించినప్పుడల్లా మొదలైన విభిన్న టైమ్స్టాంప్లు ఇవ్వబడతాయి కాబట్టి టైమ్స్టాంప్లు చివరకు స్థిరత్వాన్ని సాధించడానికి సహాయపడతాయి నిర్దిష్ట టైమ్స్టాంప్లో ఒక అప్డేట్ జరిగితే అది తరువాత కావచ్చు ఏదైనా ఇతర టైమ్స్టాంప్లో ప్రశ్న వస్తే అది తర్వాత సింక్రనైజ్ చేయబడుతుంది మరియు మొదలైనవి కావచ్చు వివిధ రకాల టైమ్స్టాంప్లు ఉన్నాయి మరియు టైమ్స్టాంప్లను వేరే పని చేయడానికి ఉపయోగించవచ్చు ఇది డేటాను ఎక్సపీర్ చేయవచ్చు కాబట్టి ఈ డేటా ఒక నిర్దిష్ట సమయం వరకు చెల్లుబాటు అవుతుందని ఒకరు చెప్పగలరు కాబట్టి మీరు పాత డేటాను తొలగించడానికి పాత డేటాను తొలగించవచ్చు మరియు వివాదాలను పరిష్కరించడానికి ఉపయోగించవచ్చు టైమ్స్టాంప్లో ఇది చాలా ముఖ్యమైన విషయం మరియు టైమ్స్టాంప్లు వివాదాలను ఎలా పరిష్కరించగలవో మేము ఇప్పటికే చాలా వరకు అధ్యయనం చేసాము మరియు ఇది రీడ్ రైట్ కాన్ఫ్లిక్ట్ సెట్ కనుక ఇది పరిష్కరించబడుతుంది ఇవన్నీ ఉపయోగించబడతాయి మరియు తరువాత ఇక్కడ మరొక ముఖ్యమైన పదం ఉంది ఒక మ్యాప్ తగ్గించే ఫ్రేమ్వర్క్ ఉంది ఈ పట్టికలలో కొన్ని కార్యకలాపాలు చేయడానికి కొన్ని విషయాలను లెక్కించడానికి పెద్ద టేబుల్స్తో పాటు మ్యాప్ రెడ్యూస్ ఫ్రేమ్వర్క్ను ఉపయోగించవచ్చు కాబట్టి మ్యాప్ రెడ్యూస్ ఫ్రేమ్వర్క్ తప్పనిసరిగా మ్యాప్ రెడ్యూస్ అంటే మీరు ఈ క్రింది పద్ధతిని అర్థం చేసుకుంటే మీరు వివిధ విషయాలపై ఒక ఫంక్షన్ను లెక్కించాలనుకుంటే మీరు ఆ ఇన్పుట్ యొక్క భాగాలను వేర్వేరు మెషీన్లకు మ్యాప్ చేయవచ్చు ప్రతి మెషీన్ ఉద్యోగం చేస్తుంది మరియు తరువాత మీరు వాటిని తీసుకురావచ్చు దీని అర్థం సారాంశాలు మరియు దానిని ఒక సంఖ్యకు తగ్గించవచ్చు ఒక ఉదాహరణ ఏమిటంటే మీరు 100 నంబర్లను జోడించాలనుకుంటున్నారనుకోండి మరియు మీ చేతిలో నాలుగు యంత్రాలు ఉన్నాయి మీరు ఏమి చేస్తారు మీరు మొదట మ్యాప్ చేస్తారు ఇది చాలా సులభమైన పథకం అని చెప్పండి మేము మొదటి 25 సంఖ్యలను మొదటి స్థానానికి తదుపరి 25 సంఖ్యలను రెండవ యంత్రానికి మ్యాప్ చేస్తాము ఇప్పుడు ప్రతి యంత్రం 25 సంఖ్యల మొత్తాన్ని లెక్కిస్తుంది ఇది ఎందుకు పూర్తయింది ఇది సమాంతరంగా జరుగుతోంది మరియు ఇది చాలా తక్కువ పని మరియు చాలా వేగంగా మొదలైనవి కూడా చేయవచ్చు కాబట్టి అది మ్యాప్ను తగ్గిస్తుంది అది మ్యాప్ మొదటి భాగం మ్యాప్ అది మీరు తీసుకువచ్చి సమర్పించే ఈ నాలుగు సంఖ్యలకు తగ్గిస్తుంది ఇప్పుడు ఇది మీకు మొత్తం 100 సంఖ్యల మొత్తాన్ని ఇస్తుంది నా ఉద్దేశ్యం యొక్క ఖచ్చితత్వాన్ని మీరు నిర్ధారించాలి మొత్తాన్ని చూడడానికి చాలా సులభమైన ఉదాహరణ అది ఎందుకు సరైనది కానీ ఇతర విషయాలు ఉన్నాయి ఇక్కడ మ్యాప్ మరియు తగ్గింపు అంత సులభం కాకపోవచ్చు కానీ అది మ్యాప్ రెడ్యూస్ ఫ్రేమ్వర్క్ యొక్క ప్రాథమిక ఆలోచన మరియు ఈ బిగ్ టేబుల్ సిస్టమ్ల కోసం ఉపయోగించబడుతోంది బిగ్ టేబుల్ వ్యవస్థల ఉదాహరణలు ఏమిటి వాస్తవానికి నేను ఇప్పటికే చెప్పిన బిగ్ టేబుల్ ఇది బిగ్ టేబుల్ అప్పుడు H బేస్ H బేస్ చాలా ముఖ్యమైన విషయం మళ్లీ కసాండ్రా ఎందుకంటే కసాండ్రా మీరు ఈ మ్యాప్ రెడ్యూస్ ఫ్రేమ్వర్క్ను ఉపయోగించ వచ్చు మరియు ఇవన్నీ చివరలో అన్ని కీ వేల్యూ స్టోర్స్ అని మీరు చూస్తారు కాబట్టి ఈ బిగ్ టేబుల్ వ్యవస్థకు ఇవన్నీ ఉదాహరణలు కాబట్టి డాక్యుమెంట్ డేటాబేస్లకు వెళ్దాం డాక్యుమెంట్ డేటాబేస్లు డాక్యుమెంట్ యొక్క ప్రాథమిక ఆలోచన ఏమిటి అంటే డాక్యుమెంట్లను డేటా యొక్క ప్రధాన స్టోరేజ్గా ఉపయోగిస్తుంది విభిన్న డాక్యుమెంట్ ఫార్మాట్లు ఉన్నాయి ఒకటి XML ఒకటి JSON మీరు XML మరియు JSON లను విన్నారు మీరు BSON ని విని ఉండకపోవచ్చు ఇది బైనరీ JSON మరియు అప్పుడు YAML అని పిలవబడేది ఉంది కాబట్టి తప్పనిసరిగా XML JSON మొదలైనవి ఇవి డాక్యుమెంట్ రూపంలో కేవలం స్టోరేజ్ లు మరియు ఇవి డేటా యొక్క నిర్దిష్ట ఆకృతులు డేటాను కొన్ని ఫార్మాట్లలో స్టోర్ చేయవచ్చు ఉదాహరణకు XML ఫార్మాట్ డేటాను XML ఫార్మాట్లో స్టోర్ చేయవచ్చు ఒక XML తప్పనిసరిగా ఒక ట్రీ రకం మరియు డేటాను చెప్పవచ్చు దీనిని చక్కని ట్రీ రకం ఆకృతిలో స్టోరేజ్ చేయవచ్చు మరియు అది XML XML యొక్క వశ్యత ఏమిటంటే ఒకరు సొంత స్కీమాను నిర్వచించవచ్చు మరియు అది XML డాక్యుమెంట్లో భాగం కావచ్చు నా దగ్గర లైబ్రరీ ఉంటుందని అనుకుందాం లైబ్రరీ ఒక పెద్ద భాగం మీరు XML లో ఇలా నిర్వచించవచ్చు ఒక పెద్ద లైబ్రరీ ఉందని అనుకుందాం ఒక లైబ్రరీకి వేర్వేరు విషయాలు ఉండవచ్చు ఒక పుస్తకం కావచ్చు ఒక కాలానుగుణంగా మొదలైనవి కావచ్చు మీరు ఈ మొత్తం నిర్మాణాన్ని ట్రీ నిర్మాణాన్ని నిర్వచించవచ్చు పుస్తకానికి శీర్షిక ఉంటుంది రచయితలు ఉంటారు మరియు దానికి ఒక అంటే ISBN నంబర్ మొదలైనవి ఉండవచ్చు మరియు అది కలిగి ఉండవచ్చు కాబట్టి మీరు చేయవచ్చు ఇది మీ స్కీమా ఈ భాగం XML లో భాగం అవుతుంది మరియు మీరు ఈ విషయాన్ని ఉపయోగించి మీ మొత్తం లైబ్రరీ సేకరణను నిర్వచించవచ్చు కాబట్టి మీరు చెప్పేది ఏమిటంటే మీరు మొదట లైబ్రరీ పరిధిని నిర్వచించండి తర్వాత దాని లోపల పుస్తక పరిధులు ఉన్నాయి తర్వాత దానిలో టైటిల్ విలువలు మరియు మొదలైనవి ఉంటాయి అది చేయగలిగే XML విషయం XML అనే డాక్యుమెంట్ మొత్తం విషయం కూడా డేటాబేస్ నిర్దిష్ట పుస్తకం లైబ్రరీ లోపల ప్రత్యేకమైన పుస్తకం ఉంటుంది XML ట్యాగ్లు పుస్తకం లాగా ఇవ్వబడ్డాయి ఆపై పుస్తకంలో మీరు కొన్ని విషయాలను ప్రస్తావిస్తారు ఆపై పుస్తకాల కోసం ముగింపు విషయం ఉంది ఇది కేవలం HTML ట్యాగ్ లాంటిది కాబట్టి ఇది ఒక కీ అవుతుంది ఎందుకంటే ఇదంతా ఒక పెద్ద XML డాక్యుమెంట్ లోపల ఉంది కనుక ఇది విషయం డాక్యుమెంట్ దీనిని ఒక నిర్దిష్ట ప్రదేశానికి ఉంచవచ్చు అది URI మొదలైనవి మరియు ఇవి కావచ్చు కానీ చాలా ముఖ్యమైనది ఇతర సిస్టమ్ల మాదిరిగానే డాక్యుమెంట్ లోపల ఏముంది కాబట్టి పార్స్ చేయాల్సిన రచయిత ఫీల్డ్ మొదలైనవి ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి డేటాబేస్ ప్రకారం ఒక్కొక్కటిగా అన్వయించుకోవడానికి ఎలాంటి యంత్రాంగాన్ని అందించలేదు ఇది అప్లికేషన్ వరకు ఉంటుంది నేను రచయితలను కనుగొనాలను కుంటున్నాను ఇది నిర్దిష్ట రచయిత విషయం మొదలైన వాటి కోసం చూస్తుంది గమనించండి రిలేషనల్ డేటాబేస్ ఫార్మాట్ యొక్క చాలా ముఖ్యమైన ప్రయోజనాల్లో ఇది ఒకటి స్కీమా ఫిక్స్ అయిన తర్వాత స్కీమా ఇవ్వబడిన తర్వాత డేటాబేస్ అన్ని పార్సింగ్ మొదలైనవి చేస్తుంది కాబట్టి నా వద్ద స్కీమా ఉందని మీరు చెప్పిన తర్వాత నాకు రోల్ నంబర్ పేరు మరియు సంవత్సరం మరియు విభాగం మొదలైన లక్షణాలు ఉన్నాయి అప్పుడు మీరు డిపార్ట్మెంట్పై ఒక ప్రశ్నను కనుగొనాలనుకుంటున్నాను మరియు డేటాబేస్ అది చేస్తుంది మీరు ఆ మొత్తం విద్యార్థి టపుల్ను పొందాల్సిన అవసరం లేదు మరియు డిపార్ట్మెంట్ ఎక్కడ ఉందో తెలుసుకోవాల్సిన అవసరం లేదు డేటాబేస్ మీ కోసం దీన్ని చేస్తుంది కానీ ఈ రకమైన డాక్యుమెంట్ డేటాబేస్ల కోసం లేదా సాధారణంగా ఈ కీ వాల్యూ స్టోర్ల కోసం కాదు అది కూడా పెద్దది కాదు మీరు డేటాబేస్ని పార్స్ చేయాలి మళ్లీ అది మ్యాప్ రెడ్యూస్ ఫ్రేమ్వర్క్ను ఉపయోగించవచ్చు మరియు ఇది కావచ్చు చాలా ఉపయోగకరం డాక్యుమెంట్ డేటాబేస్లు నిజానికి ఈ కింది కోణంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేస్తారు కాబట్టి డేటా ఒకసారి ఇన్సర్ట్ చేయబడుతుంది ఇది ఒక్కసారి మాత్రమే ఇన్సర్ట్ చేయబడింది మరియు చాలా చదవండి ఉదాహరణకు సాధారణ లైబ్రరీ మొదలైన వాటిలో లైబ్రరీ ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని ఒకసారి కొనుగోలు చేస్తుంది మరియు చాలా మంది చాలా మంది ఆ పుస్తకాన్ని వెతుకుతారు లేదా ఆ పుస్తకంలో ఏదైనా చదువుతారు ఇది చాలా ముఖ్యమైనది మరియు ఇవి మరింత మెరుగైన రీతిలో పెరుగుతాయి కాబట్టి డాక్యుమెంట్ డేటాబేస్ల గురించి మంచి విషయం మరియు డాక్యుమెంట్ డేటాబేస్ల ఉదాహరణలు ఇది మీ మొంగో డిబి ఇది డాక్యుమెంట్ డేటాబేస్ మరియు కౌచ్ డిబి కౌచ్ డిబి మరొక డాక్యుమెంట్ డేటాబేస్ ఈ విషయానికి ఇవి రెండు పెద్ద ఉదాహరణలు కాబట్టి చివరకు మాకు గ్రాఫ్ డేటాబేస్లు ఉన్నాయి కాబట్టి గ్రాఫ్ డేటాబేస్ మొత్తం టపుల్స్ మొదలైనవి గ్రాఫ్గా సూచించబడతాయి నోడ్స్ అంటే ఏమిటి నోడ్స్ అనేవి నోడ్స్ గ్రాఫ్లోని ఎంటిటీలను సూచిస్తాయి ఇది మేము నోడ్ల గురించి మాట్లాడుతున్న ఫేస్బుక్ గ్రాఫ్ ఈ విషయంలో నోడ్స్ ఏమిటి ప్రతి అకౌంట్ హోల్డర్ అయిన ప్రతి వ్యక్తి ఒక నోడ్ కావచ్చు మరియు ఎడ్జెస్ దీనికి మధ్య సంబంధాన్ని ఎన్కోడ్ చేస్తాయి స్నేహితుల సంబంధం తప్పనిసరిగా ఒక ఎడ్జ్ కాబట్టి ఈ మొత్తం విషయం గ్రాఫ్ డేటాబేస్ లాగా స్టోరేజ్ చేయబడుతుంది దీన్ని రిలేషనల్ పద్ధతిలో స్టోర్ చేయడం సులభం కాదు కానీ సోషల్ నెట్వర్క్ కోసం ఈ గ్రాఫ్ ఫార్మాట్లో స్టోర్ చేయడం చాలా సహజమైనది మరియు సులభం ఉదాహరణకు ఇది చాలా సహజమైన నోడ్ ఎడ్జ్ రిలేషన్షిప్ ఇది కోర్సు డైరెక్ట్ చేయబడవచ్చు అప్లికేషన్ ఏమిటో లేదా అది ఏ రకమైన డేటాబేస్ చెబుతుందో దాన్ని బట్టి డైరెక్ట్ చేయవచ్చు లేదా డైరెక్ట్ చేయబడవచ్చు అది హైపర్ ఎడ్జ్లను బాగా కలిగి ఉంటుంది కాబట్టి హైపర్ ఎడ్జ్లు అంటే ఇది రెండు నోడ్ల మధ్య ఒకే ఎడ్జ్ కాదు ఒక నిర్దిష్ట ఎడ్జ్ బహుళ నోడ్లపై ఉండవచ్చు ఉదాహరణకు ఫేస్బుక్లో ఒక గ్రూప్ బహుళ నోడ్లను కలిగి ఉంటుంది ఆ సమూహంలో ఉన్న సభ్యులందరిలో ఒక హైపర్ ఎడ్జ్గా ప్రాతినిధ్యం వహించవచ్చు అందులోని అన్ని నోడ్లు గ్రాఫ్ డేటాబేస్లు ఎందుకు ఉపయోగకరంగా ఉన్నాయి గ్రాఫ్ డేటాబేస్లు కొన్ని రకాల ప్రశ్నలకు ఉపయోగపడతాయి మీరు అందరి నైబర్స్ ని కనుగొనాలనుకుంటున్నారని ఈ ప్రశ్నలు మాకు తెలియజేస్తాయి నేను స్నేహితుల స్నేహితులను మరియు ఈ రకమైన విషయాలను కనుగొనాలను కుంటున్నాను అది రిలేషనల్ ఫార్మాట్లో ఉంటే లేదా అది ఏదైనా కీ వాల్యూ ఫార్మాట్లో ఉంటే మొదలైనవి కనుగొనడం చాలా కష్టం మీరు నా యొక్క అన్ని విలువలను పొందాలి మరియు వాటిని అన్వయించాలి మరియు ఆ తర్వాత మొదలైన వాటి విలువలను పొందాలి కానీ ఒక గ్రాఫ్ విషయానికొస్తే స్నేహితుల స్నేహితులను కనుగొనడం లేదా నైబర్స్ ని కనుగొనడం చాలా సహజం ఇది చాలా సహజమైనది మరియు ఇది నిజానికి ఫేస్బుక్ మరియు ఇతర వ్యక్తులు ఇతర కంపెనీల ద్వారా చూపబడుతోంది ఇది చాలా వేగంగా ఉంటుంది చాలా ఎక్కువ మరింత సమర్థవంతమైన మరింత స్కేలబుల్ మరియు దీనికి కొన్ని ఉదాహరణలు ఏమిటి ఈ NEO 4J ఉంది అప్పుడు హైపర్ గ్రాఫ్ ఉంది అప్పుడు టైటాన్ ఉంది మరియు అలా మొదలైనవి అనేక ఇతర ఉదాహరణలు తెలుసుకోవచ్చు ఇవి ఉదాహరణలు విషయం NoSQL గురించి విషయాలు ఏమిటి అంటే NoSQL ఇది SQL వ్యతిరేక ఉద్యమంగా ప్రారంభమైనప్పటికీ వాస్తవానికి అది SQL ని మనం ఇక కోరుకోవడం లేదు అని చెప్పింది అది అంత ఎక్కువ కాదు ఇది కేవలం SQL మాత్రమే కాదు అది సంబంధిత డేటాబేస్ లేకుండా జీవించలేదు కానీ ప్రతి సినరియో లోనూ నోస్క్యూఎల్ మంచిది కాదు బ్యాంకింగ్ సినరియోలు తప్పనిసరిగా ఈ స్థిరత్వాన్ని ఉపయోగించాలి మరియు ట్రాన్సాక్షన్ రక్షణ మన్నిక మొదలైనవి NoSQL వ్యవస్థలో విఫలమవుతాయి మరియు ఈ రోజుల్లో కూడా స్థిరత్వం చాలా ముఖ్యమైనదని ప్రజలు మరింత ఎక్కువగా తెలుసుకుంటున్నారు కాబట్టి అన్ని రకాల అప్లికేషన్లలో చివరికి ఈవెంటుల్ కన్సిస్టెన్సీ ఉండకపోవచ్చు కాబట్టి ఇప్పుడు ప్రజలు ఉన్నారు అయినప్పటికీ NoSQL చాలా హైప్ చేయబడింది మరియు అది స్వాధీనం చేసుకుంటోంది ఇది రిలేషనల్ డేటాబేస్లకు దగ్గరగా లేదు మరియు వాస్తవానికి డేటాబేస్ పరిశోధకులు మళ్లీ ఈ సాంప్రదాయ DBMS విషయాలకు వెళుతున్నారు నేను ఈ సంప్రదాయ RDBMS పద్ధతులను ఉపయోగించి NoSQL లో కొన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాను చాలా లెగసీ వ్యవస్థలు ఇప్పటికీ ఈ RDBMS ను ఉపయోగిస్తున్నాయి మొదలైనవి మరియు NoSQL ప్రస్తుతం బాగానే ఉన్నాయి నేను ప్రస్తుతం చెప్పినట్లుగా ఇది చాలా హైప్డ్ మొదలగునవి మరియు NoSQL అయితే NoSQL గురించి NoSQL లో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే పెద్ద డేటా మరియు క్లౌడ్ కంప్యూటింగ్ మొదలైన వాటితో చాలా మంది SQL వ్యవస్థను ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు వారు NoSQL యొక్క లక్షణాలను ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు లేదా అన్నింటికీ మద్దతు వ్యవస్థలుగా బ్యాక్ఎండ్ డేటాబేస్గా NoSQL పై ఆధారపడతారు అది మాడ్యూల్ని NoSQL లో ముగుస్తుంది మరియు తరువాత మేము బిగ్ డేటా పై కొద్దిగా తెలుసుకుంటాము